కెమికల్ ఇంజినీరింగ్ లో ప్రాథమిక సూత్రాలు మరియు లెక్కలపై ఓపెన్ ఆన్ లైన్ కోర్సుకు స్వాగతం ఇక్కడ మేము వాస్తవానికి ఒక ప్రక్రియ కోసం కేస్ స్టడీ గురించి చర్చిస్తున్నాము మరియు మునుపటి ఉపన్యాసంలో మేము బెంజీన్ మరియు ప్రొపైలీన్ నుండి క్యూమీన్ ఉత్పత్తి వంటి కెమికల్ ఇంజనీరింగ్ ప్రక్రియ యొక్క మెటీరియల్ బ్యాలెన్స్ వివరించాము మరియు అక్కడ మేము మెటీరియల్ బ్యాలెన్స్ ఎలా వివరించాము వ్యక్తిగత పరికరాలకు మరియు మనం వివరించిన మొత్తం ప్రక్రియకు రా మెటీరియల్ ఎంత మొత్తంలో అవసరం అవుతాయి ఇక్కడ ఈ ఉపన్యాసంలోఎనర్జీ బాలన్స్ఈక్వేషన్ న్ని వివరించడానికి ఆ ప్రక్రియను మళ్లీ పరిశీలించండి ప్రాథమికంగా క్యూమీన్ ఒక నిర్దిష్ట రియాక్టర్ లో ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత మరియు ప్రెషర్ వద్ద బెంజీన్ మరియు ప్రొపైలీన్ నుండి ఉత్పత్తి చేయబడుతుంది ఆపై ఫ్లాష్ డ్రమ్ డిస్టిలేషన్ కాలమ్ వంటి విభిన్న సపరేటర్ యూనిట్ల ద్వారా ప్రొడక్ట్ వేరు చేయబడుతోంది బెంజీన్ మరియు ప్రొపైలీన్ ప్రతిచర్య కోసం ఆ బెంజీన్ మరియు ప్రొపైలీన్ ను ప్రాసెస్ చేయడానికి ముందు దాని ప్రతిచర్య కోసం ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వరకు వేడి చేయబడతాయి కాబట్టి ఇక్కడ ఈ స్లైడ్లలో లేవుట్ తో ప్రక్రియ యొక్క వివరణ మేము మునుపటి ఉపన్యాసంలో వివరించినప్పుడు ఈ విషయాలు మీకు తెలుసు ఇప్పుడు ఈ సందర్భంలో ప్రాథమికంగా బెంజీన్ మరియు ప్రొపైలిన్ ఇవి మీకు తెలుసు ఆ ముడి పదార్థాలు నిల్వ ట్యాంక్ నుండి వస్తున్నాయని మీకు తెలుసు ఈ బెంజీన్ మరియు ప్రొపైలీన్ లను వేపరైజర్ ద్వారా వేడి చేసిన తరువాత అవి మిశ్రమంగా ఉంటాయి తరువాత దానిని 350 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వరకు పెంచడానికి కొలిమిలో మళ్లీ వేడి చేయండి ఇది ఎందుకంటే ఇది ట్యూబులర్ రియాక్టర్ లో ప్రతిచర్య మరియు ట్యూబులర్ రియాక్టర్ లో సాధారణంగా ఉత్ప్రేరకం మనం పరిగణనలోకి తీసుకొని ఫాస్ఫరక్ ఆసిడ్ గా ఉపయోగించబడుతోంది ఆపై ఆ రియాక్టర్ యొక్క అవుట్పుట్ వాస్తవానికి కొన్నివాపో రైజర్ ద్వారా సెపరేటర్కు పంపబడుతుంది అయితే ఈ రియాక్టర్లోకి ప్రవేశించే ముందు బెంజీన్ మరియు ప్రొపైలిన్లను వేడి చేయడానికి రియాక్టర్ యొక్క ఈ అవుట్లెట్ ప్రవాహాలు ఉపయోగించబడతాయి ఆపై ఆ రియాక్టర్ మరియు కొలిమి యొక్క అవుట్లెట్ మరియు అది ఏమైనా కాబట్టి ఆ తరువాత అది సెపరేటర్కు పంపబడుతుంది తద్వారా సెపరేటర్లో రియాక్టర్ ఉత్పత్తులు వేరు చేయబడతాయి ఆ వేర్పాటు ప్రతిచర్యలలో భాగాలను తీసుకుంటున్న ప్రతిస్పందించని పదార్థాలను వేరు చేయడానికి ఇప్పుడు ప్రతిస్పందించని మెటీరియల్స్ ఇక్కడ ప్రొపేన్ ప్రొపైలీన్ కూడా కొంత మొత్తంలో మరియు బెంజీన్ ఉంటాయి కాబట్టి రియాక్టర్ నుండి ఇవి ప్రొపైలీన్ ప్రొపేన్ మరియు బెంజీన్ల ద్వారా ప్రతిస్పందించబడవు దానితో పాటు క్యూమీన్ మరియు DIPV వంటి చిన్న మొత్తంలో ఉప ఉత్పత్తులు అవి సెపరేటర్లో వేరు చేయబడతాయి మరియు ఒకే సెపరేటర్ మాత్రమే ఉండదు ఎందుకంటే ఒక నిర్దిష్ట సెపరేటర్లో మీరు ఒకేసారి అన్ని ఉత్పత్తులను వేరు చేయలేరు కాబట్టి ప్రొపేన్ మరియు ప్రొపైలిన్ 1 ఫ్లాష్ డ్రమ్ను వేరు చేయడానికి ఈ ప్రొపేన్ మరియు ప్రొపైలిన్ వేరు చేయబడే సెపరేటర్గా ఉపయోగించబడుతుంది మరియు కొలిమిలో హీటింగ్ పర్పస్ కోసం ఇది ఉపయోగించబడుతుంది బెంజీన్ డిఐపివి మరియు అది ప్రధాన క్యూమీన్గా మిగిలి ఉంటే తిరిగి వేడి చేయబడుతుంది మరియు తరువాత దానిని బెంజీన్ డిస్టిలేషన్ కాలమ్ అని పిలువబడే ఒక డిస్టిల్లషన్కాలమ్ కు పంపబడుతుంది అయితే బెంజీన్ స్ట్రీమ్ లు ఆ బెంజీన్ క్యూమీన్ మరియు DIPV మిశ్రమం నుంచి వేరు చేయబడతాయి ఈ బెంజీన్ డిస్టిలేషన్ కాలమ్ లో బెంజీన్ తో పాటు చిన్న మొత్తంలో క్యూమెనేట్ డిస్టిలేట్ ప్రోడక్ట్ గా వేరు చేయబడుతుంది ఆ బెంజీన్ లు బెంజీన్ యొక్క తాజా ఫీడ్ యొక్క ఫీడ్ బేసల్ కు రీసైకిల్ చేయబడతాయని మీకు తెలుసు ఆపై ఆవిరి అయిన తరువాత రియాక్టర్ కు మళ్లీ పంపబడుతుంది ఇప్పుడు ఆ బెంజీన్ డిస్టిలేషన్ కాలమ్ నుంచి క్యూమీన్ మరియు బైప్రొడక్ట్ డిఐపివి మళ్లీ మరో డిస్టిలేషన్ కాలమ్ కు పంపబడతాయి దీనిని క్యూమన్డిస్టిల్లషన్ కాలమ్ అని అంటారు ఇప్పుడు ఆ స్వేదనం కాలమ్లో క్యూమెన్ మరియు డిఐపివి దాని నుండి వేరు చేయబడతాయని మీరు చూస్తారు డిస్టిల్లషన్ మరియు దిగువ భాగాలు కాబట్టి ఆ క్యూమెన్కు ద్రవపదార్థం ఉన్నందున అది ఘనీభవించిన తర్వాత వస్తుంది మరియు ఈ క్యూమెన్ యొక్క ఈ స్వచ్ఛత యొక్క ఉత్పత్తి అవసరానికి అనుగుణంగా ఇది 99 9 ఉంటుంది మరియు ఈ క్యూమెన్ స్వేదనం కాలమ్ యొక్క దిగువ భాగం నుండి 100 DIPV బయటకు తీయబడుతుంది ప్రీహీటింగ్ కొరకు ఉపయోగించబడుతుందని మీకు తెలుసు లేదా ఫ్లాష్ డ్రమ్ యొక్క సెపరేటర్ నుంచి బయటకు వస్తున్న మిక్సర్ బెంజీన్ డిఐపివి మరియు క్యూమెన్ ఆపై డిఐపివి ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది కాబట్టి దీనిలో మీ మొత్తం ప్రక్రియ వాస్తవానికి క్యూమెన్ ఉత్పత్తి కోసం జరుగుతోంది ఇప్పుడు మునుపటి ఉపన్యాసంలో మేము ఆ ప్రతిచర్య యొక్క నేపథ్యం ఏమిటి ప్రధాన ప్రతిచర్య ప్రాథమికంగా ప్రొపైలీన్ బెంజీన్ అని వివరించాము ఇది మీకు ఆ ప్రొపైలీన్ మరియు క్యూమెన్ మరియు ఉప ఉత్పత్తిని ఇస్తుంది ఆ ప్రొపైలీన్ మరియు క్యూమెన్ మీకు డి ఐసోప్రొపైల్ బెంజీన్ ను ఇస్తుంది వేర్వేరు విభాగాలు ఇక్కడ నిల్వ విభాగం ప్రీహీటింగ్ విభాగంవేపర్ఐజేషన్ విభాగం పంపింగ్ విభాగం మరియు రియాక్టర్ విభాగం కూడా ఉన్నాయి రియాక్టర్ విభాగంలో 25 వాతావరణ పీడనం వరకు ఒత్తిడి పరిగణించబడుతుంది మరియు ప్రతిచర్య 350 డిగ్రీల సెల్సియస్ వద్ద జరుగుతుంది మరియు శుద్దీకరణ తరువాత మేము 99 9 క్యూమెన్ పొందుతున్నాము ఇప్పుడు ఫ్లాష్ డ్రమ్ బెంజీన్ డిస్టిల్లషన్ కాలమ్ మరియు క్యూమెన్ డిస్టిల్లషన్ కాలమ్ మీకుతెలిసిన సెపరేషన్ అండ్ ప్యూరిఫికేషన్ సెక్షన్ And we have described that process here మరియు మేము ఆ ప్రక్రియను ఇక్కడ వివరించాము ఆ తర్వాత మునుపటి ఉపన్యాసంలో కూడా మేము ఇచ్చిన ఆ ప్రక్రియ వివరణ వివరాలు ఇక్కడ కూడా మేము అక్కడ స్లైడ్లలో ప్రస్తావించాము మరియు ఈ సందర్భంలో మీరు దానిని చూస్తారు ఆ సామూహిక పరిరక్షణ సమీకరణం ఆధారంగా మనం చేసిన మొత్తం మెటీరియల్ బాలన్స్ అది మన మునుపటి ఉపన్యాసంలో వివరించబడింది మెటీరియల్ బాలన్స్ యొక్క సూత్రాలు ఏమిటి మరియు ఆ భౌతిక సమతుల్యత యొక్క సూత్రాల కోసం మేము వివరించిన గవర్నింగ్ మెటీరియల్ బాలన్స్ ఈక్వేషన్స్ ఏమిటి మనము మొత్తం మెటీరియల్ బాలన్స్ ను చేసాము మరియు మీరు ఈ ఒకే యూనిట్ను పరిశీలిస్తుంటే మొత్తం యూనిట్ కోసం ఈ మొత్తం మెటీరియల్ బ్యాలెన్స్ చేయవచ్చు కాబట్టి ఆ సందర్భాలలో మీరు మెటీరియల్ బ్యాలెన్స్ చేయవలసి ఉంటుంది మీరు మొత్తం మెటీరియల్ బ్యాలెన్స్ చేయవచ్చు మరియు సింగిల్ యూనిట్ లేదా వ్యక్తిగత యూనిట్ కోసం మెటీరియల్ అందుబాటులో ఉన్న బ్యాలెన్స్ విడిగా ఉంటుంది ఇప్పుడు ఈ సందర్భంలో డేటా అంచనాలు ఇవ్వబడ్డాయి ఇక్కడ లక్ష్యం క్యూమెన్ ఉత్పత్తికి రోజుకు 500 టన్నులు వాటి ప్రొపైలిన్ మార్పిడి 99 ఉత్పత్తి మోలార్ సెలెక్టివిటీ 31 1 మరియు ప్రొపైలిన్ వాడుతున్నది 95 స్వచ్ఛత మిగిలి ఉంది ఆ ప్రొపైలిన్ ప్రొపేన్ మరియు బెంజీన్ యొక్క ప్రొపైలిన్ యొక్క మోలార్ ఫీడ్ నిష్పత్తి 2 1 వద్ద నిర్వహించబడుతుంది క్యూమెన్ విభజన యొక్క అగ్ర ఉత్పత్తి 99 9 మోల్ శాతం క్యూమెన్ మరియు మిగిలిన 0 1 ఉప ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఈ సందర్భంలో మేము చేసిన ఈ డేటా ఊహల ఆధారంగా ఆ ప్రతిచర్య స్టోయికియోమెట్రీని పరిగణనలోకి తీసుకోవడం ద్వారా ఆ మెటీరియల్ బాలన్స్ చేసాము ఆ ప్రతిచర్యల యొక్క ఎంపిక కూడా మేము ఇక్కడ ఇవ్వబడిన ఉప ఉత్పత్తి మొత్తం ఎంత అని మేము లెక్కించాము ఇది గంటకు 5 మీకు తెలిసిన ప్రకారంగా క్యూమెన్ యొక్క ఉత్పత్తి కొరకు డేటాను ఊహించండి ఇప్పుడు ఈ మొత్తం ప్రక్రియ కొరకు వ్యక్తిగత యూనిట్ ఇక్కడ ఉందని మనం భావించినట్లయితే మరియు ఒకవేళ మనం మెటీరియల్ బ్యాలెన్స్ చేసినట్లయితే ఆ ఇన్ లెట్ మరియు అవుట్ లెట్ స్ట్రీమ్ ల విభిన్న కూర్పును మనం పొందవచ్చు ఇప్పుడు మనం ఆ ఫీడ్ వెసల్ లేదా బెంజీన్ ఫ్రెష్ బెంజీన్ బెంజీన్ డిస్టిల్లేషన్ కాలమ్ నుంచి బెంజీన్ రీసైకిల్ చేయడం ఇక్కడ కలపబడింది ఆపై అవుట్ లెట్ గా ఇది ఆ మిక్సర్ కు వస్తుంది అక్కడ ఈ ఫీడ్ వెసల్ నుంచి ఈ బెంజీన్ మిశ్రమానికి ప్రొపైలీన్ కలపబడుతుంది కాబట్టి దాని ప్రకారం వాటిలో మొదట విభిన్న భాగాలు ఏమిటి అవి తాజా బెంజీన్ రీసైకిల్ బెంజీన్ ప్రొపైలీన్ ప్రొపేన్ క్యూమెన్ పారాడైఐసోప్రోపైల్ బెంజీన్ అని మనం తెలుసుకోవాలి పీడనం మరియు ఉష్ణోగ్రత ఏమిటి ఇప్పుడు ఆ కాంపోనెంట్ లు అన్నీ కూడా వ్యక్తిగతంగా అన్ని ఎక్విప్ మెంట్ ల కొరకు పరిగణనలోకి తీసుకోవాలి కాబట్టి ఆ సందర్భంలో మేము ఫీడ్ వెసల్ ను పరిగణనలోకి తీసుకుంటే తాజా బెంజీన్ 178 75 వస్తోంది అయితే స్వేదన కాలమ్ నుండి వస్తున్న రీసైకిల్ బెంజీన్ బ్యాలెన్స్ సమీకరణం ప్రకారం 189 ఆ బ్యాలెన్స్ సమీకరణం మరియు లెక్కింపు యొక్క వివరాలు మా మునుపటి ఉపన్యాసంలో ఇవ్వబడింది కాబట్టి మేము వాస్తవానికి ఇక్కడ ఆ వివరాలను మళ్ళీ పరిగణించడం లేదు మేము ఇక్కడ ఫీడ్ వెసల్ ఇన్లెట్ మరియు అవుట్ లెట్ కోసం సంక్షిప్తీకరించాము అక్కడ వివిధ సమ్మేళనాల కూర్పు ఏమిటి ఇది ఇవ్వబడింది అదే విధంగా బెంజీన్ వేవరైజర్ ప్రొపైలీన్ వేవరైజర్ కొరకు విభిన్న ఇన్ లెట్ మరియు అవుట్ లెట్ కంపోజిషన్లు ఇవ్వబడతాయి ఆ లెక్క ప్రకారం మునుపటి ఉపన్యాసంలో ఇచ్చిన ఆ లెక్కింపు వివరాలలో ఇప్పటికే చర్చించబడిందని మీరు చూస్తారు ఇక్కడ ఆ లెక్కింపును సంక్షిప్తీకరించారు ఇవి మిక్సర్ మరియు ఫర్నేస్ కోసం కూడా ఇవ్వబడ్డాయి అదేవిధంగా రియాక్టర్ కోసం తాజా బెంజీన్ ఏమి వస్తోంది రీసైకిల్ బెంజీన్ మొత్తం వస్తుంది మరియు ఆ ప్రొపేన్ యొక్క ఆవశ్యకత ఏమిటి అనే దానిలో ప్రొఫైల్ మీకు తెలుసు దానితో పాటు ఆ ప్రొపేన్ ఎంత మొత్తం వస్తోంది క్యూమెన్ కూడా ఒక చిన్న మొత్తం వస్తుంది ఎందుకంటే రీసైకిల్ బెంజీన్ బెంజీన్ డిస్టిలేషన్ కాలమ్ లో విడిపోయిన తరువాత ఆ చిన్న మొత్తంలో క్యుమెనీని కలిగి ఉంటుంది ఆపై వాస్తవానికి ఉప ఉత్పత్తి రియాక్టర్ లో ఉండదు ఎందుకంటే 100 ఉప ఉత్పత్తి ఇది బెంజీన్ డిస్టిలేషన్ కాలమ్ నుండి వేరు చేయబడుతుంది మరియు ఇది కొన్ని ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది కాబట్టి ఇది అక్కడ రీసైకిల్ చేయబడటం లేదు మరియు రియాక్టర్లో పీడనం 25 వాతావరణం మరియు ఉష్ణోగ్రత 350 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది అయితే ఈ రియాక్టర్ యొక్క అవుట్ లెట్ నుంచి తాజా బెంజీన్ ఉండదు ఎందుకంటే ఈ బెంజీన్ ప్రతిస్పందిస్తుంది మరియు వినియోగించబడుతుంది మీరు ఆ ప్రతిచర్య ప్రకారం స్టోయికియోమెట్రీ మార్పిడి ప్రకారం రియాక్టర్ నుండి బయటకు వచ్చే ప్రతిస్పందించని బెంజీన్ ఉంటుందని అది 189 92 మోల్స్ ఇది కిలో మోల్స్ అని మీరు చెప్పవచ్చు ప్రొపైలీన్ కూడా 1 86 గా ఉంటుంది మరియు ప్రొపేన్ ఇది 9 80 ఇది ఆ ప్రొపైలీన్ తో పాటు వస్తోంది క్యూమెన్ ఉత్పత్తి తరువాత ఇక్కడ ప్రధాన మొత్తం ఇది 180 52 కిలో మోల్ మరియు రియాక్టర్ నుండి బయటకు వచ్చే చిన్న మొత్తంలో ఉప ఉత్పత్తులు మరియు ఆ ఒత్తిడి మరియు ఉష్ణోగ్రత 305 డిగ్రీల సెల్సియస్ ఆపై అది సెపరేటర్ కు వెళుతుంది అక్కడ నుండి ఆ సపరేటర్ యొక్క అగ్ర ఉత్పత్తి వస్తుందని మీరు చెప్పవచ్చు కాబట్టి ప్రొపైలీన్ మరియు ప్రొపేన్ వేరు చేయబడతాయి అయితే బెంజీన్ మరియు క్యూమెనీని రీసైకిల్ చేసే దిగువ ప్రొడక్ట్ లో మరియు బైప్రొడక్ట్ లు కూడా బయటకు వస్తాయి ఇవి సపరేటర్ యొక్క బాటమ్ ప్రొడక్ట్ అదే మొత్తంలో ఫీడ్ ప్రీహీటర్ కు వెళుతుంది మరియు అదే మొత్తంలో బయటకు వస్తుంది అయితే పై నుంచి PDIP బయటకు వస్తుందని మీరు చెప్పవచ్చు ఎందుకంటే ఈ PDIPపిడిఐపి ఆ సపరేటర్ యొక్క ఈ అవుట్ లెట్ హీటింగ్ ప్రయోజనం కొరకు ఉపయోగించబడుతుందిఆపై వేరు చేసిన ఫీడ్ ప్రీహీటర్ అదే మొత్తంలో ఇన్ లెట్ ప్రీహీటర్ ను ప్రీహీటర్ కు ముందు వేడి చేసిన తరువాత ఆ ఫీడ్ ప్రీహీటర్ నుండి బయటకు వస్తుంది ఆపై అది ఆ బెంజీన్ డిస్టిలేషన్ కాలమ్ కు వెళుతుంది అక్కడ మీరు బెంజీన్ మరియు క్యూమెనీలను మాత్రమే రీసైకిల్ చేయడం చిన్న మొత్తంలో p DIPB పి డిఐపిబి వేరు చేయబడుతుందని మీరు చూస్తారు ఈ బెంజీన్ మరియు బెంజీన్ డిస్టిలేషన్ కాలమ్ యొక్క టాప్ ప్రొడక్ట్ లో ఇది బెంజీన్ మరియు చిన్న మొత్తంలో క్యూమెన్ ని మాత్రమే రీసైకిల్ చేస్తుంది మరియు బాటమ్ ప్రొడక్ట్ క్యుమెనీ అనే ప్రధాన ప్రొడక్ట్ అక్కడ ఆ ఉప ఉత్పత్తితో పాటు బయటకు వస్తుంది ఆపై ఈ బెంజీన్ డిస్టిల్లషన్ కాలమ్ ఈ దిగువ ఉత్పత్తిని మళ్లీ క్యూమెన్ డిస్టిల్లషన్ లో వేరు చేయాలి క్యూమెన్ డిస్టిల్లషన్ కాలమ్ యొక్క ఇన్ పుట్ క్యూమెన్ మరియు బైప్రొడక్ట్ వలే ఉంటుందిఇది వేరు చేయబడుతోంది క్యూమెన్ ఉత్పాదకంగా మారడంపై డిస్టిలేట్ గా ఉంది మరియు దిగువన p DIPBమాత్రమే వస్తుంది కాబట్టి ఈ చివరి క్యూమెన్ డిస్టిల్లషన్ కాలమ్ మేము ఈ క్యూమెన్ మరియు బై ప్రోడక్ట్ ని వేరు చేస్తున్నాము కాబట్టి మేము ఆ క్యూమెన్ యొక్క ఆశించిన స్వచ్ఛతను ఇక్కడకు పొందుతున్నాము ఇక్కడ బై ప్రోడక్ట్ ని ఒక దిగువ ఉత్పత్తివద్ద వేరు చేస్తారు ఇది ప్రీహీటింగ్ ప్రయోజనం కోసం ఉపయోగించబడుతుంది అందువల్ల దీనిలో మీరు ప్రొసీజర్ మరియు మెటీరియల్ బ్యాలెన్స్ ఆ కంపోజిషన్ ల యొక్క ఇన్ లెట్ మరియు అవుట్ లెట్ నిష్పత్తులు ఏమిటి అనే విషయాన్ని ఇక్కడ చెప్పాలి ఇప్పుడు ఈ ఉపన్యాసంలో ప్రధాన లక్ష్యం ఆ శక్తి సమతుల్యత గురించి కూడా చర్చించడం అలాంటప్పుడు ఈ ప్రక్రియ కొరకు ఎనర్జీ బ్యాలెన్స్ ఎక్విప్ మెంట్ ని మనం తెలివిగా చేసినట్లయితే బెంజీన్ ఫీడ్ వేపరైజర్ కొరకు మనం మొదట పరిగణనలోకి తీసుకున్నట్లయితే ప్రొపైలీన్ తో మిక్స్ చేసిన తరువాత బెంజీన్ రియాక్టర్ కు పంపబడుతుంది దానికి ముందు ఆ ప్రొపైలీన్ మరియు బెంజీన్ ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రతకు ఆవిరి అవుతాయి ఇప్పుడు వీటిని 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఆవిరి చేయాలి ఇప్పుడు బెంజీన్ మరియు యొక్క మిశ్రమ మేత యొక్క ప్రవాహం 25 వాతావరణ పీడనం వద్ద 40 డిగ్రీల సెల్సియస్ తో మానవ వేపరైజర్ కు ఆహారం గా ఇవ్వబడుతుంది కాబట్టి అక్కడ మనం మెటీరియల్ బ్యాలెన్స్ చేస్తే ఈ బెంజీన్ 368 67 కిలో మోల్ క్యూమెన్3 68 కిలో మోల్ మొత్తం ఈ మొత్తం కలిగి ఉన్నాం అయితే ఆ భాగాలలో ఎక్కువ భాగం ఇక్కడ 0 01 మరియు 1 మొత్తంగా ఉంటుంది అదేవిధంగామాస్ ఫ్రేక్షన్కు కూడా ఉంటుంది ఇప్పుడు వీటి ఆధారంగా మీరు ఈ వేపరైజర్ లో లెక్కించాల్సి ఉంటుంది దీనిలోని ఆ కాంపోనెంట్ ల యొక్క ఆవిరి పీడనం ఏమిటి బెంజీన్ యొక్క ఫీడ్ వెసల్ మీకు తెలుసు ఇప్పుడు బబుల్ పాయింట్ మరియు మిక్సర్ యొక్క డ్యూపాయింట్ ఆంటోయిన్ సమీకరణాన్ని ఉపయోగించడం ద్వారా కనుగొనబడతాయి అంటే ఆ ఆంటోయిన్ సమీకరణం నుండి ఆ బబుల్ పాయింట్ ను ఎలా పొందాలో మీకు ఎలా తెలుసు మీరు మొదట ఆ వేపర్ ప్రెషర్ వరకు మరియు ఆ వేపర్ ప్రెషర్ నుండి సంబంధిత ఉష్ణోగ్రతను లెక్కించాలి ఆ లెక్క ద్వారా మీరు ఆ ఆంటోయిన్ సమీకరణం ద్వారా ఆ మిక్సర్ యొక్క బబుల్ పాయింట్ మరియు డ్యూపాయింట్ ఎలా ఉండాలో సులభంగా పొందవచ్చు ఆ ఆంటోయిన్ సమీకరణాన్ని మేము మా మునుపటి ఉపన్యాసంలో ఇప్పటికే వివరించాము ఆపై ఆవిరి పీడనం అక్కడ సంతృప్త ఉష్ణోగ్రతను కనుగొనడానికి వివిధ ఉష్ణోగ్రతల వద్ద లెక్కించబడుతుంది మరియు ఆ సందర్భంలో బెంజీన్ కోసం వేపర్ ప్రెషర్ ఈ మరింత భిన్నాల కోసం 2587 64 వస్తోంది ఆపై ఇక్కడ డేటా కొరకు క్యూమెన్ 660 50 ఆపై ఇక్కడ ఆ బెంజీన్ యొక్క పాక్షిక పీడనం ఏమిటి ఈ గాలి ఆధారంగా లెక్కించవచ్చు మరియు దాని కోసం మొత్తం పీడనం ఎంత ఉంటుంది మరియు దానిలో ఎక్కువ భాగం ఎంత ఉంటుంది తదనుగుణంగా బెంజీన్ లెక్కించవచ్చు బెంజీన్ కొరకు పార్టియేల్ ప్రెషర్ 2560 07 మరియు కుమీన్ యొక్క పార్టియేల్ ప్రెషర్ 6 52 ఉంటుంది మరియు ఇక్కడ మనం ఈ p ప్రాథమికంగా టోటల్ ప్రెషర్ అని చెప్పగలం ఈ ఫీడ్ పాత్రలో ఈ టోటల్ ప్రెషర్ మరియు p v అది 243 డిగ్రీల సెల్సియస్ వద్ద వేపర్ ప్రెషర్ కాబట్టి 243 డిగ్రీల సెల్సియస్ లేదా 516 కెల్విన్ వద్ద మిశ్రమ ఫీడ్ అక్కడ ఆవిరైపోతుంది కాబట్టి దీనిని ఈ ఫీడ్ మిక్సర్ యొక్క బబుల్ పాయింట్ అంటారు ఇప్పుడు వాపోరైజ్డ్ కి అవసరమైన వేడి ఇది ప్రాథమికంగా ఉష్ణోగ్రత పెరుగుదల కారణంగా మరియు ఆ ఫీడ్ మిక్సర్ యొక్క ఫీడ్ మార్పు కారణంగా కూడా ఉండాలి ఇప్పుడు ఫీడ్ మార్పు కోసం కోర్సు యొక్క దాగి ఉన్న వేడిని మరియు ఉష్ణోగ్రత వ్యత్యాసం కోసం ఆ సెన్సిబుల్ హీట్ ఆధారంగా వేడిని లెక్కించడానికి మీరు C p ఇంటూ D t గా పరిగణించాలి కాబట్టి వేపర్ ఇజషన్ కోసం అవసరమైన వేడి ఆ సెన్సిబుల్ వేడి మరియు లేటెంట్ హీట్ యొక్క సమ్మషన్ అవుతుంది బెంజీన్ యొక్క లేటెంట్ హీట్ ఇక్కడ కిలో మోల్కు 23773 60 కిలోల జౌల్ మరియు క్యూమెన్ యొక్క లేటెంట్ హీట్ ఇక్కడ ఇవ్వబడుతుంది ఇది 30919 2 కిలో జూల్ కిలో మోల్ మరియు బెంజీన్ యొక్క సగటు హీట్ కెపాసిటీ ఇక్కడ 161 46 కిలో జూల్ కిలో మోల్ k కి ఇవ్వబడింది k ఇక్కడ కెల్విన్ ఇది ఇక్కడ కెల్విన్ మరియు క్యూమెన్ యొక్క సగటు హీట్ కెపాసిటీ కిలో మోల్ k కి 46 92 కిలోల జౌల్కు ఇవ్వబడుతుంది ఇప్పుడు బెంజీన్ యొక్క బాష్పీభవనానికి అవసరమైన వేడి అంటే అప్పటి ఎంథాల్పీ ఎలా ఉండాలి అది కే వలం సమ్మేళనంగా ఉండే గుప్త వేడితో సెన్సిబుల్ హీట్ అవుతుంది కనుక ఇది వస్తోంది ఇక్కడ సెన్సిబుల్ హీట్ కేవలం సి పి 161 46 ఉంటుంది ఇది మీకు ఉష్ణోగ్రత వ్యత్యాసంగా ఇవ్వబడుతుంది ఇంతకు ముందు ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ మరియు బబుల్ ఉష్ణోగ్రత 40 నుండి 43 డిగ్రీల సెల్సియస్ అదేవిధంగా సెన్సిబుల్ వేడి ఇలా ఉంటుంది మరియు లేటెంట్ హీట్ ఇది అని సెన్సిబుల్ వేడి మరియు సమ్మషన్ అఫ్ లేటెంట్ హీట్ ఆధారంగా క్యూమెన్ యొక్క ఎంథాల్పీని లెక్కించవచ్చు క్యూమెన్ యొక్క కిలో మోల్ కోసం మొత్తం ఎంథాల్పీ మొత్తం కిలో మోల్కు 81043 96 కిలో జౌల్ ఇప్పుడు మిక్స్డ్ ఫీడ్ కోసం వేడి అవసరం అప్పుడు బెంజీన్ మరియు కమీన్ మిక్సర్ యొక్కఫ్రేక్షన్ ఎలా ఉంటుంది మిశ్రమ ఫీడ్ కోసం అవసరమైన వేడి ఇక్కడ ఉంటుంది ఇది బెంజీన్ యొక్క బెంజీన్ శాతం ఈ సమీకరణం కొరకు లెక్కించబడుతుంది ప్రొపైలీన్ ఫీడ్ వేపోరైజర్ కోసం అదేవిధంగా వాటికి అవసరమైన వేడి ఏమిటో మీరు లెక్కించవచ్చు ఇప్పుడు ఈ సందర్భంలో ట్యాంక్ నుండి అందించే ప్రొపైలిన్ మరియు ప్రొపేన్ 25 డిగ్రీల సెల్సియస్ వద్ద 25 ఆత్మోసుఫెరిక్ ప్రెషర్ వద్ద ఉంటుంది ప్రవాహం ఆవిరైపోతుంది మరియు ఉష్ణోగ్రతకు వేడి చేయబడుతుంది బెంజీన్ ఫీడ్తో కలిపి 243 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంటుంది ఇప్పుడు మిక్సర్ యొక్క బబ్లింగ్ పాయింట్ మరియు డ్యూ పాయింట్ 62 5 డిగ్రీల సెల్సియస్ ఇప్పుడు ప్రొపెలీన్ యొక్క గుప్త వేడి ఇక్కడ గంటకు 17229 4 కిలోల జూల్ ఇవ్వబడుతుంది ప్రొపేన్ యొక్క గుప్త వేడి ఇక్కడ గంటకు 17611 41 కిలోల జూల్ ఇవ్వబడుతుంది ఆపై ద్రవ ప్రొపైలిన్ యొక్క సగటు ఉష్ణ సామర్థ్యం 123 51 ద్రవ ప్రొపేన్ యొక్క సగటు ఉష్ణ సామర్థ్యం 125 48 వాయు ప్రొపైలీన్ సగటు సామర్థ్యం 82 86 వాయు ప్రొపేన్ యొక్క సగటు ఉష్ణ సామర్థ్యం 97 48 మరియు లిక్విడ్ స్టేట్ ప్రొపైలిన్ కొరకు C p విలువ 123 51 ఇవ్వబడింది అయితే ప్రొపేన్ కొరకు ఇది 125 కాబట్టి డెల్టా T అనేది ప్రాథమికంగా ఈ ప్రొపైలిన్ ప్రొపేన్ మిక్సర్ యొక్క బబుల్ పాయింట్ ఉష్ణోగ్రత మరియు ట్యాంక్ ఉష్ణోగ్రత ఇది ప్రాథమికంగా 62 5 25 అప్పుడు అది 37 5 వస్తోంది ఆపై ఆ ద్రవ స్థితికి ఈ ఉష్ణోగ్రతను 25 డిగ్రీల సెల్సియస్ నుండి బబుల్ పాయింట్ ఉష్ణోగ్రత 62 5 డిగ్రీల సెల్సియస్ వరకు పెంచడానికి అవసరమైన వేడి ఏమిటి చివరకు ప్రొపైలీన్ కోసం ఇది 463 625 కిలోల జూల్ వస్తోంది మరియు ప్రొపేన్ కోసం 4705 5 కిలోల జూల్ వస్తోందని మీకు తెలుసు ఆ ప్రొపైలిన్ మరియు ప్రొపేన్ యొక్క గాసీయోస్ స్టేట్ కి వేడి చేసిన తర్వాత అది వాయు స్థితికి మార్చబడుతుందని మీరు చూస్తారు ఇది 243 డిగ్రీల సెల్సియస్కి మిశ్రమంగా ఉన్నందున అది ఆ బెంజీన్ యొక్క అవుట్లెట్ స్ట్రీమ్ యొక్క బబుల్ పాయింట్ ఉష్ణోగ్రత కంటే ఎక్కువ కాబట్టి అక్కడ ప్రొపిలీన్ మరియు ప్రొపేన్ వాయు స్థితులుగా మార్చబడతాయి కాబట్టి ఈఈలిక్విడ్ స్టేట్ ని ఆ ప్రొపైలిన్ మరియు ప్రొపేన్ యొక్క గాసీయోస్ స్టేట్ కి మార్చడం కోసం వారు వేడిగా ఉంటారు కాబట్టి ఆ వాయు స్థితిలో ప్రొపైలిన్ యొక్కస్పెసిఫిక్ హీట్ కెపాసిటీ 82 86 అయితే ప్రొపేన్ కొరకు ఇది 97 మరియు వాటి ఉష్ణోగ్రత వ్యత్యాసం ఆ బబుల్ పాయింట్ నుండి ఆ బెంజీన్ ఫీడ్ ఉష్ణోగ్రత వరకు 243 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది దీని ప్రకారం ఇది 180 5 డిగ్రీల సెల్సియస్గా వస్తుంది కాబట్టి ప్రొపిలీన్ మరియు ప్రొపేన్ కోసం ఇది వరుసగా 14956 23 మరియు 17595 681 కోసం వేడిగా ఉంటుంది ఇది గంటకు కిలో జూల్ ఇప్పుడు మీలో భాగం కోసం అవసరమైన ఒక నిర్దిష్ట వేడికి ప్రొపైలీన్ ప్రొపేన్ తెలుసు కాబట్టి ప్రొపైలీన్కు అవసరమైన వేడి ఆ మొత్తం వేడిని ఎలా లెక్కించాలి అని మేము చెప్పగలం ఒకటి అది ఎప్పుడు లిక్విడ్ స్టేట్ లో కొంత గాసీయోస్ ఫేస్ కుడిగ్రీ నుండి కొంత డిగ్రీ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత మారుతుంది ఆపై ఆ లిక్విడ్ స్టేట్ ని గాసీయోస్ ఫేస్ కు మార్చడం కాబట్టి ఆ ట్రాన్సిషన్ పాయింట్ అఫ్ లిక్విడ్ గ్యాస్ వద్ద వాటి లేటెంట్ హీట్ అవసరమయ్యే వేడి అవుతుంది మరియు మళ్లీ ఆ టెంపరేచర్ చేంజ్ అఫ్ ది గాసీయోస్ స్టేట్ కోసం ఎంథాల్పీ మార్పు ఎలా ఉంటుంది కాబట్టి ఆ ప్రొపైలీన్కు అవసరమైన వేడి కోసం చివరకు ఇక్కడ లెక్కించిన వాటిని సంగ్రహించిన తర్వాత మనం చెప్పగలం దీని ఆధారంగా గంటకు కిలో మోల్కు మొత్తం 21861 08 కిలోల జౌల్ మొత్తం ఉంటుందని మేము చెప్పగలం అదేవిధంగా ప్రొపేన్కు అవసరమైన వేడి అదేవిధంగా ఆ లిక్విడ్ స్టేట్ సెన్సిబుల్ హీట్లేటెంట్ హీట్ మరియు వాయు స్థితి సెన్సిబుల్ హీట్ మరియు గంటకు 39912 5 కిలోల జౌల్గా తుది మొత్తంగా బయటకు వచ్చే అన్ని భాగాల సమ్మషన్ అలాగే ఫీడ్కు అవసరమైన వేడి అప్పుడు ప్రొపైలిన్ మరియు ప్రొపేన్ కోసం మొత్తం మోల్స్ మొత్తం ఎంత ఉంటుంది దీని ప్రకారం ఫీడ్ కోసం అవసరమైన మొత్తం వేడి ఎంత ఉంటుందో మీరు ఇక్కడ లెక్కించవచ్చు అప్పుడు అది మీ 4461676 28 కిలోల జౌల్ లాగా వస్తోంది కాబట్టి ఈ విధంగా మనం లెక్కించవచ్చు ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత నుండి ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత నుండి లిక్విడ్ స్టేట్ నుండి గాసీయోస్ స్టేట్ వరకు ఆవిరైపోవడానికి వ్యక్తిగత భాగాలకు అవసరమైన వేడి ఎలా ఉండాలి అదేవిధంగా మీరు ఫైర్డ్ హీటర్ కోసం ఎనర్జీ బ్యాలెన్స్ కూడా చేయాలి ఇక్కడ ఈ ఫీడ్ మిక్సర్ ప్రొపైలిన్ మరియు బెంజీన్ 350 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వరకు వేడి చేయబడుతుంది కాబట్టి ప్రొపైలిన్ మరియు బెంజీన్ యొక్క ఈ రియాక్టెంట్ మిశ్రమం యొక్క ఈ ఉష్ణోగ్రతను 350 డిగ్రీల సెల్సియస్కి పెంచడానికి అవసరమైన వేడి మొత్తం ఎంత ఉంటుంది ఇప్పుడు దాని కోసం మనం ఆ మిశ్రమం యొక్క వ్యక్తిగత భాగాల కోసం ఎంథాల్పీ నుండి ఏమి లెక్కించాలి కాబట్టి ప్రాథమికంగా ఆ ఫైర్ హీటర్కి వెళ్లే ముందు ఆ ప్రొపైలిన్ ప్రొపేన్ బెంజీన్ క్యూమెన్ వంటివన్నీ ఉంటాయి అవి సంబంధిత ఫ్లో రేట్ ఫైర్ హీటర్ ఇప్పటికే ఆ మెటీరియల్ బ్యాలెన్స్ ఆధారంగా లెక్కించబడుతుంది కాబట్టి ఆ మొత్తాలు వరుసగా 186 20 9 80 368 67 మరియు 3 68 ప్రొపిలీన్ ప్రొపేన్ బెంజీన్ మరియు కుమెన్ వంటివి ఆ ఉష్ణోగ్రత 243 డిగ్రీల సెల్సియస్ నుండి 350 డిగ్రీల సెల్సియస్గా మారుతున్నప్పుడు వ్యక్తిగత భాగాల కోసం స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఏమిటో మీరు లెక్కించాలి ఇక్కడ ఇది చాలా ఆసక్తికరంగా ఉంది ఇది మీకు తెలిసిన నిర్దిష్ట ఉష్ణ సామర్థ్యం ఈ ఉష్ణోగ్రత యొక్క పనితీరుగా ఉంటుంది ఇప్పుడు ఎలా సంబంధం కలిగి ఉండాలనేది ఇక్కడ ఇచ్చిన ఈ సమీకరణం ద్వారా ప్రాథమికంగా సంబంధం కలిగి ఉంటుంది ఆ CP దీనికి సమానంగా ఉంటుంది కనుక ఇది ఉష్ణోగ్రత యొక్క విధిగా మీ నిర్దిష్ట ఉష్ణ సామర్థ్య సమీకరణం ఇప్పుడు ఈ ఫంక్షన్ ఆధారంగా మీరు 243 నుండి 350 డిగ్రీల సెల్సియస్ వరకు ఈ ఉష్ణోగ్రత వ్యత్యాసం పరిధిలో నిర్దిష్ట ఉష్ణ సామర్థ్యం ఏమిటో లెక్కించాలి ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఈ బెంజీన్ కోసం ఒక నిర్దిష్ట వేడి ఈ 243 నుండి 350 డిగ్రీల సెల్సియస్ CpdT ఈ పరిమితి యొక్క ఏకీకరణకు సమానమని మీరు ఈ విధంగా లెక్కించాలి ఇప్పుడు ఇది 243 నుండి 350 CpdT వరకు వస్తుంది Cpఇంటూ dTకి సమానం ఆపై ఈ ఇంటిగ్రేషన్ యొక్క ఈ పరిమితిలో మీరు దానిని ఏకీకృతం చేయాలి ఆపై నిర్దిష్ట ఉష్ణ సామర్థ్యం ఏమిటో మీరు పొందవచ్చు దీని కోసం a b c d మీకు తెలుసా ఇవన్నీ వాస్తవానికి గుణకాలు మరియు ఈ గుణకాలు సమ్మేళనం యొక్క సమ్మేళనం లేదా స్వభావం ప్రకారం మారుతూ ఉంటాయి ఇప్పుడు ఇక్కడ ఈ కాలమ్లో వరుసగా a b c d e కోఎఫీషియంట్లు ఇవ్వబడిన ప్రొపైలిన్ కోసం అలాగే ప్రొపేన్ కోసం ఈ స్థిరాంకాలు ఇవ్వబడ్డాయి బెంజీన్ కోసం కూడా ఆ స్థిరాంకాలు ఇవ్వబడ్డాయి కూమెన్ కోసం కూడా ఆ స్థిరాంకాలు ఇవ్వబడ్డాయి కాబట్టి మీరు వీటిని తెలుసుకున్న తర్వాత లేదా ఈ స్థిరాంకాలను ఇక్కడ ఈ ఇంటిగ్రెంట్లో ప్రత్యామ్నాయం చేయండి ఆపై ఇంటిగ్రేషన్ చేయండి ఇంటిగ్రేషన్ తర్వాత ఈ విధంగా వస్తుంది ఆపై మీరు ఈ పరిమితిలో సమీకృతమైన మీకు తెలిసిన పరిమితిని లెక్కించాలి కాబట్టి ప్రొపైలీన్ ప్రకారం 1 04 నుండి 10 వరకు పవర్ 6 కి ఈ మొత్తం ప్రొపైలీన్ కోసం నిర్దిష్ట ఉష్ణ సామర్థ్యం అదేవిధంగా ఇంటిగ్రేషన్ తర్వాత ప్రొపేన్ కోసం ఇది 1 66 నుండి 10 కి పవర్ 6 కి వస్తుంది అంటే ప్రొపేన్ కోసం అదే విధంగా బెంజీన్ కోసం ఇది 6 77 నుండి 10 కి 6 కి వస్తుంది క్యూమెన్ కోసం మీకు 7 29 నుండి 10 వరకు పవర్ వస్తుంది కాబట్టి ఈ ఉష్ణోగ్రత పరిధిలో ఈ నిర్దిష్ట ఉష్ణ సామర్థ్యం ఒకసారి ఈ ఉష్ణోగ్రత వ్యత్యాసం ఆధారంగా 243 మరియు 350 డిగ్రీల సెల్సియస్ ఎంథాల్పీ ఉండాలి ఈ ఎంథాల్పీ అనేది ప్రాథమికంగా ఆ వాయువు మిక్సర్ కోసం ఏమిటి కనుక ఇది ఉష్ణోగ్రత మార్పు పరిధిలో ఉంటుంది కాబట్టి తదనుగుణంగా ఆ ఎంథాల్పీని లెక్కించవచ్చు అంటే M అంటే ఇక్కడ H అంటే లేదా ΔH లెక్కించడానికి N ఆ Cp లోకి డెల్టా t లోకి కాబట్టి ఈ విధంగా మీరు లెక్కించాలి కాబట్టి తదనుగుణంగా ప్రొపెలీన్ ప్రొపేన్ బెంజీన్ మరియు కుమెన్ కోసం ఈ మొత్తాన్ని పొందవచ్చు ఆపై సమ్మషన్ తర్వాత మొత్తం ఎంథాల్పీ మీరు 2 73 నుండి 10 కి పవర్ 9 కి పొందవచ్చు కాబట్టి ఈ విధంగా మీరు నిర్దిష్ట ప్రాసెసింగ్ కోసం ఫీడ్ మిక్సర్ని నిర్దిష్ట ఉష్ణోగ్రతకి పెంచాల్సిన అవసరం ఉన్న వేడిని మీరు లెక్కించవచ్చు కాబట్టి బెంజీన్ మరియు ప్రొపైలీన్ నుండి వాటి ప్రతిచర్యల ఆధారంగా కూమెన్ ఉత్పత్తికి మెటీరియల్ బ్యాలెన్స్ మరియు ఎనర్జీ బ్యాలెన్స్ గురించి వివరించాము విభిన్న ఇన్పుట్ మరియు అవుట్పుట్ స్ట్రీమ్ల కూర్పులను దాని ఆధారంగా మేము పొందాము మనం లెక్కించగల నిర్దిష్ట యూనిట్లలోని విభిన్న భాగాల కోసం ఎంథాల్పీ మార్పు ఎలా ఉండాలి మేము ఇక్కడ కొన్ని లెక్కలు కూడా ఇచ్చాము కాబట్టి ఒక నిర్దిష్ట పారిశ్రామిక స్థాయి ఆపరేషన్లో ఇతర సమ్మేళనాల ఉత్పత్తి కోసం ఇతర రసాయన ప్రక్రియల కోసం మీరు అదే విధంగా చేయవచ్చు బెంజీన్ సల్ఫోనేషన్ ద్వారా ఫినాల్ ఉత్పత్తి మరియు కాస్టిక్ సోడాతో తదుపరి కలయిక వంటి మరొక కేస్ స్టడీ ఇక్కడ చేద్దాం కాబట్టి మీరు సల్ఫోనేషన్ ప్రక్రియ ద్వారా మీకు తెలిసిన బెంజీన్ నుండి ఫినాల్ను ఉత్పత్తి చేయవచ్చు మరియు కాస్టిక్ సోడాతో తదుపరి కలయిక కూడా చేయవచ్చు కాస్టిక్ సోడాతో ఈ బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్ పట్ల మోహం కోసం నెమ్మదిగా ప్రతిచర్యల కారణంగా ఈ ప్రక్రియ ప్రాథమికంగా పెద్ద ఎత్తున బేస్ సైకిల్ ఆపరేషన్ కాబట్టి ఈ సూత్రం ఆధారంగా ఈ ఫీనోల్ ఉత్పత్తి కోసం మీకు తెలిసిన ప్రక్రియ లేఅవుట్ను మేము పొందవచ్చు ఇప్పుడు దీని నుండి ఈ ఫినాల్ ఉత్పత్తి కోసం ఈ ప్రక్రియ ఫ్లో చార్ట్ గురించి చర్చిద్దాం బెంజీన్ వేపర్ ని కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్లోకి పంపడం ద్వారా తయారు చేసిన మొదటి పద్ధతి బెంజీన్ షుల్ఫోనిక్ యాసిడ్ అని మీరు ఈ సందర్భంలో చూస్తారు ఆ సందర్భంలో స్వీయ సల్ఫోనేషన్ ప్రక్రియలో నీటి రూపం వాస్తవానికి డిస్టిల్లషన్ చెందుతుంది ఎందుకంటే ఒక సల్ఫోనిక్ యాసిడ్ కరిగించబడుతుంది మరియు పరిస్థితులు ప్రక్రియకు వెనుకబడిన ప్రతిచర్యలను వేగవంతం చేస్తాయి కాబట్టి ప్రధానంగా ఇక్కడ బెంజీన్ సల్ఫ్యూరిక్ యాసిడ్తో ప్రతిస్పందిస్తుంది మీ బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్ని ఇస్తుంది ఆ తర్వాత అది తటస్థీకరించబడుతుంది మరియు అప్పుడు అది మీ వద్ద కాస్టిక్ సోడాతో ఆకర్షణీయంగా కలవటం మీరు చూస్తారు ఆ తర్వాత మీరు క్రూడ్ ఫినాల్ యొక్క కొన్నిఆయిలీ లేయర్ అఫ్ క్రూడ్ ఫెనోల్ తయారు చేయబడుతుంది ఆ తర్వాత ఆయిల్ క్రూడ్ ఫినాల్ వాక్యూమ్ కింద స్వేదనం చేయబడి స్వచ్ఛమైన ఫినాల్ పొందవచ్చుమరియు ఈ సందర్భంలో దిగుబడి బెంజీన్లో 80 నుండి 90 ఉంటుంది కాబట్టి ఈ ప్రక్రియ కోసం ఇక్కడ ఏ పరికరాలు ఉపయోగించబడుతున్నాయి అంటే ఒకటి కరిగిపోతుంది మరియు మరొకటి కరిగిపోతుంది తరువాత ఆవిరిపోరేటర్ సల్ఫోనేటర్ న్యూట్రలైజర్ ఫ్యూజన్ భాగాలు లేదా మీరు ఫ్యూజన్టర్ సెటిలర్ అని చెప్పవచ్చు ఫిల్టర్ యాసిడిఫైయర్ మరియు డిస్టిల్లషన్ కోసం వాక్యూమ్ స్టీల్ అని మీరు చెప్పగలరు కాబట్టి ఈ సందర్భంలో ముందుగా మీరు కొంత సోడియం ఆక్సైడ్ కరిగిపోతుందని చూస్తారు ఆ బెంజీన్ సుఫోనిక్ యాసిడ్తోసాలిడ్ ప్రతిచర్య కోసం ఆ ఫ్యూజన్ పాట్లకు పంపడం ఘనమైనది మరియు ఈ సోడియం ఆక్సైడ్ను అక్కడకు పంపడానికి ముందు అక్కడ మీరు చేయవలసిన సోడియం ఉప్పు ఒక పరిష్కారం చేయడానికి మీరు కొంత సోడియం కార్బోనేట్ని నీటితో కలపాలి మరియు న్యూట్రాలైజర్కు పంపాల్సిన పరిష్కారం న్యూట్రలైజేషన్ మరియు ఆ న్యూట్రలైజర్లో మీరు బెంజీన్ తెలిసిన సోడియం కార్బోనేట్ మరియు సోడియం కార్బోనేట్ ద్రావణాన్ని పంపాలి మరియు ఆ సల్ఫ్యూరిక్ ఆమ్లం అక్కడ ఉందని మీరు చెప్పవచ్చు మరియు నెఉట్రలైజషన్ తర్వాత ఆ మిక్సర్ ఆ ఫ్యూజన్ పాట్లకు పంపబడుతుంది మరియు సోడియం ఆక్సైడ్ రియాక్ట్ అవుతుంది ఆపై మీరు స్పందించని బెంజీన్ మరియు ఆ ఫ్యూజన్ రియాక్షన్ సమయంలో ఏర్పడే సోడియం సల్ఫేట్ చూస్తారు ఇంకా కొంత నీరు అక్కడ అదనపు నీరు ఉంటుందని మీరు చూస్తారు మరియు ఆ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ న్ని పొందడానికి ఆ నీరు ఆవిరైపోతుంది లేదా అక్కడ డిస్టిల్లషన్ చేయబడుతుంది మరియు ఆ సోడియం ఉప్పు ఎక్కడ స్థిరపడుతుంది మరియు బెంజీన్ మళ్లీ ఎక్కడ రీసైకిల్ చేయబడుతుందో అక్కడ స్థిరపడినది తాజా బెంజీన్ ఫీడ్ మరియు ఆ సెట్ట్లెర్ నుండి ఆ మిక్సర్ ఆయిల్ ఫినాల్ మంచి ఫినాల్తో పాటు ఆ సోడియం సల్ఫేట్ ఉప్పును పొందిన తర్వాత ఆ ఉప్పును వేరు చేయడానికి ఫిల్టర్ చేయబడుతుంది ఆపై క్రూడ్ ఫినాల్ యొక్క మిగిలిన భాగాన్ని వాక్యూమ్ డిస్టిలేషన్ కాలమ్కు పంపుతారు అక్కడ మీరు ఫినాయిల్ అని చెప్పగల కొంత శాతం లేదా శుద్ధి చేసినట్లు తెలుసుకోవడానికి డిస్టిల్లషన్ చేయబడుతుంది కాబట్టి ఇది ఇక్కడ మొత్తం ప్రక్రియ ఈ ప్రక్రియ కోసం మీరు మెటీరియల్ బ్యాలెన్స్ మరియు ఎనర్జీ బ్యాలెన్స్ కూడా చేయాలి మరియు వివిధ యూనిట్ల సంబంధిత ఉష్ణోగ్రత ఎలా ఉండాలి వివిధ యూనిట్లలో వేర్వేరు ప్రెషర్ ఉంటుంది మరియు ఇన్లెట్ మరియు అవుట్లెట్ స్ట్రీమ్లు ఏమిటి మరియు వాటి కూర్పు మరియు ఈ మెటీరియల్ బ్యాలెన్స్ మరియు ఎనర్జీ బ్యాలెన్స్ సమీకరణం ద్వారా మీరు తెలుసుకోవలసిన మొత్తం ఏమిటి ఇప్పుడు ఫ్యూజన్టర్ వద్ద స్లో రియాక్షన్ స్టెప్ కారణంగా ఇది అతిపెద్ద స్కేల్ బ్యాచ్ సైకిల్ ఆపరేషన్ అని మేము ఇప్పటికే వివరించిన ప్రక్రియ వివరణ సోడియం బెంజీన్ సల్ఫోనేట్ కాస్ట్ ఇనుముతో తయారు చేయబడిన ఫ్యూజన్ కుండలకు లేదా అక్కడ ఇప్పటికే కరిగిన కాస్టిక్ సోడా ఉన్నవారికి ఇవ్వబడుతుంది నెమ్మదిగా ప్రతిస్పందించడం వలన ఆ 5 నుండి 6 గంటల నివాస సమయం పడుతుంది ప్రక్రియ కొనసాగడం కోసం కుండ యొక్క నిరంతర లోడింగ్ మరియు అన్లోడింగ్ సంభవించే కుండకు క్రమ వ్యవధిలో ఆహారం ఇవ్వబడుతుంది పొందిన సోడియం ఫినాక్సైడ్ ఫ్రేక్షన్ సల్ఫ్యూరిక్ యాసిడ్ మరియు సల్ఫర్ డయాక్సైడ్తో చర్య తీసుకోవడం ద్వారా ముడి ఫినాల్ను ఉత్పత్తి చేస్తుందని మీకు తెలుసు క్రూడ్ ఫినాల్ నుండి ఫినాల్ పొందడానికి వాక్యూమ్ డిస్టిల్లషన్ కాలమ్ ఉపయోగించబడుతుంది మరియు లవణాలు వాటి నుండి మరియు సజల లవణాల నుండి తనను తాను తీసివేయడానికి స్ట్రీమ్ స్ట్రిప్పర్లో స్ట్రిప్గా ఉంటాయి అక్యూయోస్ సాల్ట్స్ నుండి బయటకు వచ్చే సోడియం సల్ఫైట్ యొక్క స్వచ్ఛతను పెంచడానికి క్రిస్టలైజర్లు నిజానికి ఉపయోగించబడతాయి మరియు ఈ స్ఫటికాలు మదర్ స్లర్రీ నుండి నిరంతర సెంట్రిఫ్యూగల్ సెపరేటర్ ద్వారా వేరు చేయబడతాయి ఇది మళ్లీ న్యూట్రలైజర్గా రీసైకిల్ చేయబడిందని మీరు చెప్పగలరు కాబట్టి ఈ ప్రక్రియ ఆధారంగా మేము ఈ ఫినాల్ను పొందుతున్నాము ఇప్పుడు ఈ ప్రక్రియలో 4 ప్రధాన రసాయన ప్రతిచర్యలు ఉంటాయి వీటిలో సల్ఫోనేషన్గా బెంజీన్ సల్ఫ్యూరిక్ యాసిడ్తో ప్రతిస్పందించి బెంజీన్ సల్ఫోనిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్ సోడియం సల్ఫైట్కు ప్రతిస్పందించి సోడియం బెంజీన్ సల్ఫోనేట్ను ఏర్పరుస్తుంది మరియు కలయిక ప్రతిచర్యలో సోడియం బెంజీన్ సల్ఫోనేట్ సోడియం హైడ్రాక్సైడ్తో కలిసి సోడియం ఫినాక్సైడ్ ఏర్పడుతుంది ఆమ్లీకరణ ప్రతిచర్యలో సల్ఫ్యూరిక్ ఆమ్లం మరియు సోడియం ఫినాక్సైడ్ ముడి ఫినాల్ సోడియం సల్ఫైట్ను ఉత్పత్తి చేయడానికి ప్రతిస్పందిస్తాయి మరియు అక్కడ అది వేరు చేయబడుతుంది ప్రక్రియలో యూనిట్ ఆపరేషన్ పరికరాల అవసరాన్ని ఆ ఆ రియాక్షన్ స్టెప్ వివరిస్తుంది ఇక్కడ వడపోత మరియు డిస్టిల్లషన్ అండ్ క్రిస్టలీజైయషన్ మరియు బెంజీన్ సల్ఫోనేషన్ ప్రాథమికంగా దీని ఆధారంగా ప్రతిస్పందిస్తుంది ఇది రివర్సిబుల్ రియాక్షన్ ఇది సల్ఫర్ ట్రైయాక్సైడ్ మరియు ఫ్యూమింగ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ జోడించడం ద్వారా బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్ను ఉత్పత్తి చేస్తుంది బెంజీన్ ఉత్పత్తి చేయడానికి బెంజీన్ సల్ఫోనిక్హాట్ అక్యూఔస్ హాట్ అక్యూఔస్ ఆసిడ్స్ ను జోడించడం ద్వారా ప్రతిచర్య తిరగబడుతుంది ఇప్పుడు బెంజీన్ ఫ్యూమింగ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ మరియు సల్ఫర్ ట్రైయాక్సైడ్ నుండి బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్ ఉత్పత్తి చేయడానికి ఫ్యూమింగ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది సల్ఫ్యూరిక్ యాసిడ్లో కరిగిన సల్ఫర్ డయాక్సైడ్ యొక్క కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ సల్ఫర్ ట్రయాక్సైడ్లోని సల్ఫర్ ఎలెక్ట్రోఫిలిక్ ఎందుకంటే ఆక్సిజన్ ఎలక్ట్రాన్లను దాని నుండి దూరంగా లాగుతుంది ఎందుకంటే ఆక్సిజన్ చాలా ఎలక్ట్రోనెగేటివ్ అందుకే దీనిని ఎలెక్ట్రోఫిలిక్ రియాక్షన్గా పరిగణిస్తారు మీకు తెలిసిన బెంజీన్ సల్ఫర్పై దాడి చేస్తుంది మరియు తదుపరి ఫోటాన్ బదిలీలు ఆ బెంజీన్ సల్ఫోనిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తాయి కాబట్టి ప్రతిచర్య జరుగుతున్న విధానం ఇది ఇప్పుడు బెంజీన్ సల్ఫోనేషన్ అనేది రివర్సిబుల్ రియాక్షన్ ఆ సల్ఫర్ ట్రైయాక్సైడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ మరియు వేడిని ఉత్పత్తి చేయడానికి నీటితో తక్షణమే స్పందిస్తుంది అందువల్ల పలుచబడిన ఆక్వా సల్ఫ్యూరిక్ యాసిడ్లో బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్కి వేడిని జోడించడం ద్వారా రియాక్షన్ రివర్స్ అవుతుంది కాబట్టి ఇది మీ రివర్స్ రియాక్షన్ ఇప్పుడు ఈ స్లయిడ్లలో మొత్తం మెటీరియల్ బ్యాలెన్స్ మరియు ఎనర్జీ బ్యాలెన్స్ ఇక్కడ చూపబడింది మెటీరియల్ బ్యాలెన్స్ జరుగుతోందని పరికరాల వారీగా చూడండి మనం ఆ మెల్టింగ్ ని ఇక్కడ పరిగణించినట్లయితే వాస్తవానికి ఈ మెల్టర్లోకి లోకి కెమికల్స్ ఎలా వస్తున్నాయి ఇది ప్రాథమికంగా సోడియం ఆక్సైడ్ మరియు ఇది మొత్తం 471 మరియు అవుట్లెట్గా ఫ్యూజన్ పాట్లలోకి ఎంత మొత్తం వస్తోంది అంటే అది కరిగిన తర్వాత అదే మొత్తంలో ఉంటుంది ఆపై ఈ డిస్సోల్వర్లో మీరు ఆ సోడియం కార్బోనేట్ను చూస్తారు ఆ మొత్తం ఇక్కడ కేజీలలో ఇవ్వబడుతుంది ఆపై ఇక్కడ ఆ నీరు అక్కడ ఉన్నట్లుగా వస్తోంది ఆపై మీరు డిసోల్వర్ నుండి బయటకు వచ్చిన తర్వాత అది ఆ న్యూట్రలైజర్కు వెళుతున్నట్లు కూడా చూస్తారు అక్కడ రసాయనాల పరిమాణం ఎంత ఉంటుందనేది ప్రాథమికంగా ఈ మొత్తం ఇక్కడ వస్తోంది కానీ న్యూట్రలైజర్ ముందు సల్ఫోనేటర్ ఉంటుంది ఇక్కడ సల్ఫ్యూరిక్ యాసిడ్ మెటీరియల్ బ్యాలెన్స్ చేయాలి మరియు ఈ మొత్తంలో బెంజీన్ వస్తోంది ఈ ఎవ పోరేటర్లో ఈ బెంజీన్ మొత్తం కేజీ లాగా ఉంటుంది ఆపై తదనుగుణంగా ఇతర యూనిట్ అక్కడ ఇన్లెట్ ఎలా ఉంటుంది మరియు అక్కడ అవుట్లెట్ ఎలా ఉంటుందో అక్కడ ఇవ్వబడింది కాబట్టి ఎడమ వైపు మరియు కుడి వైపున అక్కడ ఇన్లెట్ మరియు అవుట్లెట్ మొత్తం ఇవ్వబడుతుంది కాబట్టి అక్కడ 1 టన్ను ఫినాయిల్ ఉత్పత్తి యొక్క నిర్దిష్ట ప్రాతిపదికన అవసరమైన ఇన్లెట్ మొత్తం ఎంత ఉంటుందనే దాని ప్రకారం వేర్వేరు యూనిట్లో మనం ఆ మెటీరియల్ బ్యాలెన్స్ని చేయగలమని చెప్పగలం కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో ఫ్యూజన్ పాట్స్లో ఇన్లెట్ ఎలా ఉంటుంది అది ఇచ్చిన అవుట్లెట్ ఎలా ఉంటుంది సెటిలర్లో కూడా ఇన్లెట్ ఎలా ఉంటుంది అవుట్లెట్ ఎలా ఉంటుంది ఫిల్టర్లో కూడా ఇన్లెట్ ఎలా ఉంటుంది మరియు అవుట్లెట్ ఎలా ఉంటుందో అక్కడ ఇవ్వబడుతుంది మరియు మెటీరియల్ బ్యాలెన్స్ ప్రకారం యాసిడిఫైయర్ కూడా సల్ఫ్యూరిక్ యాసిడ్ అవసరమవుతుంది ఈ యాసిడిఫైయర్ నుండి దీని ప్రకారం ఇవ్వబడిన అవుట్లెట్ పోషన్ ఎలా ఉంటుంది ఆ తర్వాత ఈ వాక్యూమ్ స్టీల్ యొక్క ఇన్లెట్ మరియు అవుట్లెట్ మొత్తం కూడా క్రమపద్ధతిలో ఇవ్వబడుతుంది మేము ఆ ఎనర్జీ బాలన్స్ ను కూడా చేశామని మీరు చూస్తారు మరియు తదనుగుణంగా ఆ వ్యక్తిగత యూనిట్ కోసం అవసరమైన వేడి ఎంత ఉంటుంది ఇది హీట్ కాలమ్గా ఇక్కడ ఇవ్వబడింది మీరు వేర్వేరు కాంపౌండ్ల కోసం వేర్వేరు మొత్తాన్ని యూనిట్ కోసం కూడా భిన్నంగా చూస్తారు మరియు అవుట్లెట్ కూర్పులో ఉన్న ఎంథాల్పీ ఎలా ఉంటుందో కూడా ఇవ్వబడింది మరియు ఆ ఇన్లెట్ ఉష్ణోగ్రత కూడా ఉంటుంది మరియు అవుట్లెట్ ఉష్ణోగ్రత కూడా ఆ లెక్క ప్రకారం ఇవ్వబడుతుంది మరియు ఆ వ్యక్తిగత యూనిట్ నుండి వెలువడే ఇండివిడ్యుఅల్ కంపౌండ్స్ ల అవుట్లెట్ మొత్తం కూడా లెక్కించబడుతుంది మరియు ఈ విధంగా కూడా మీరు అక్కడ ఒక నిర్దిష్ట రసాయన ఇంజనీరింగ్ ప్రక్రియ కోసం లెక్కించవచ్చు మరియు ఆ ప్రతిచర్య స్టోయికియోమెట్రీ ఆధారంగా విభిన్న యూనిట్లు మరియు ప్రతిచర్యలను గుర్తించవచ్చు అవుట్పుట్ ఎలా ఉంటుందో ఇన్పుట్ ఎలా ఉంటుంది

ఇంకా మీరు ఆ టెంపరేచర్ చేంజ్ ఆధారంగా మార్చగల వేడి మరియు దాగి ఉన్న దాని ఆధారంగా లిక్విడ్ స్టేట్ నుండి గాసీయోస్ స్టేట్ కి మారే కాంపౌండ్ మారుతుందని మీరు లెక్కించాలి కాబట్టి మెటీరియల్ బ్యాలెన్స్ మరియు ఎనర్జీ బ్యాలెన్స్ని అర్థం చేసుకోవడానికి దయచేసి మళ్లీ ఈ స్లయిడ్ని చూడండి ఇన్లెట్ మరియు అవుట్లెట్ పరిస్థితులు మరియు అవుట్లెట్ స్ట్రీమ్లలో సంబంధిత మొత్తం వేడి మరియు స్ట్రీమ్ మొత్తం మీరు దాన్ని పొందవచ్చు కాబట్టి పరిశ్రమలో నిర్దిష్ట ప్రక్రియ కోసం మెటీరియల్ బ్యాలెన్స్ గురించి మీ మరింత అవగాహన కోసం ఇది చాలా సహాయకారిగా ఉంటుందని నేను భావిస్తున్నాను కాబట్టి వివిధ రసాయన ఇంజనీరింగ్ ప్రక్రియల గురించి అలాగే మెటీరియల్ మరియు ఎనర్జీ బ్యాలెన్స్ ఆధారంగా వారి సంబంధిత లెక్క గురించి మీకు మంచి అవగాహన కోసం ఈ టెక్స్ట్ బుక్ మరింత చదవాలని నేను సూచిస్తున్నాను ఈ కోర్సును ఎంచుకున్నందుకు నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను మరియు మీకు ఆరోగ్యకరమైన మరియు సంపన్నమైన జీవితాన్ని కూడా కోరుకుంటున్నాను ఇంకా ఏవైనా ప్రశ్నలు ఉంటే దయచేసి ఈ అడ్రస్లో సంప్రదించండి ఈ స్లయిడ్లకు కూడా ఇ మెయిల్ ఇవ్వబడుతుంది అలాగే వెబ్సైట్లో కూడా మీరు అనుసరించవచ్చు తదనుగుణంగా మీరు తదుపరి ప్రశ్నలు మరియు అవగాహన కోసం నాకు మెయిల్ చేయవచ్చు కాబట్టి నేను ఈ ఉపన్యాసాన్ని ఇక్కడితో ఆపేయాలనుకుంటున్నాను ఈ కోర్సు నేర్చుకోవడానికి మిమ్మల్ని స్వాగతిస్తున్నాను మరియు మీకు ఆరోగ్యకరమైన మరియు సంపన్నమైన జీవితాన్ని కోరుకుంటున్నాను మరియు ధన్యవాదాలు